కాబట్టి గడియార రూపకల్పనపై చర్చను కొనసాగిద్దాం మన చివరి ఉపన్యాసంలో గుర్తుచేసుకుంటే వక్రీకరణ జిటర్ సెటప్ సమయం మరియు హోల్డ్ సమయం వంటి కొన్ని పారామితుల గురించి మాట్లాడాము మరియు పైప్లైన్ రకమైన అమలులో కొన్ని లాజిక్ సర్క్యూట్లతో స్టోరేజ్ దశలు ఉన్నపుడు గరిష్ట గడియార చక్ర సమయాన్ని నిర్ణయించడంలో అవి ఎలా పాత్ర పోషిస్తాయి అనేది చూసాము కాబట్టి ఈ ఉపన్యాసంలో గడియారపు వక్రతను ప్రభావితం చేసే వివిధ అంశాల గురించి మాట్లాడటానికి ప్రయత్నించడం ద్వారా ఈ రోజు ప్రారంభిస్తాము కాబట్టి నేను ఈ అంశాలను ఒక్కొక్కటిగా వివరించడానికి ప్రయత్నిస్తాను కాబట్టి ఇక్కడ మీరు చూడగలిగినట్లుగా నేను కాల్ లీఫ్ నోడ్ అనే పదాన్ని ఉపయోగించాను కాబట్టి దాన్ని మరోసారి వివరించనివ్వండి కాబట్టి నాకు చిప్ ఉంది నాకు బయటి నుండి వస్తున్న బాహ్య గడియార సిగ్నల్ ఉంది నా గడియార సిగ్నల్కు అంది ఇవ్వవలసిన అనేక టెర్మినల్ పాయింట్లు ఉన్నాయి ఇప్పుడు వీటిని నా లీఫ్ నోడ్ లేదా నా క్లాక్ నెట్వర్క్ యొక్క లీఫ్ పాయింట్స్ అంటారు కాబట్టి నా క్లాక్ నెట్వర్క్లో నేను ఈ సిగ్నల్ను ఈ టెర్మినల్ పాయింట్లకు కనెక్ట్ చేయాలి నేను ఈ ప్రతి పాయింట్తో దీన్ని కనెక్ట్ చేయాలి మరియు వీటిని లీఫ్ నోడ్స్ లేదా లీఫ్ పాయింట్స్ అంటారు కాబట్టి వక్రీకరణను ప్రభావితం చేసే మొదటి అంశం నెట్వర్క్ యొక్క విద్యుత్ సమరూపత విద్యుత్ సమరూపత అంటే ఏమిటి విద్యుత్ సమరూపత అంటే నేను గడియారాన్ని ఎక్కడి నుంచో ఉత్పత్తి చేస్తున్నాను నేను దానిని పంపుతున్నాను లేదా అనేక ఆకు లేదా టెర్మినల్ పాయింట్లకుleaf or terminal points పంపిణీ చేస్తున్నాను ఇప్పుడు విద్యుత్ సమరూపత అంటే ఈ మార్గాల యొక్క విద్యుత్ ఆలస్యం ఏమిటి అవి చాలా కారణాల పైన ఆధారపడి ఉంటాయి ఎందుకంటే మీకు తెలుసు ఏ ట్రాన్స్మిషన్ మార్గానికైనా రెసిస్టివ్ మరియు కెపాసిటివ్ ప్రభావం ఉంటుంది మరియు ప్రేరక ప్రభావాలను కూడా సూచిస్తుంది కాబట్టి మీరు వైర్లను ఈ విధంగా తీస్తే ఈ వైర్లలో ప్రతి ఆలస్యం సాధ్యమైనంతవరకు సమానంగా ఉంటుంది అప్పుడు మీరు ఒక రకమైన సమరూపతను సాధించవచ్చు నెట్వర్క్ యొక్క ఎలక్ట్రికల్ సిమ్మెట్రీ అంటే ఇదే కాబట్టి ఇక్కడ మొదటి పాయింట్ నెట్వర్క్ యొక్క ఎలక్ట్రికల్ సిమెట్రీ ఈ రేఖాచిత్రంలో పాత్ 1 ఈ మార్గం యొక్క ఆలస్యం Δ 1 అయితే Δ 2 ఈ మార్గం యొక్క ఆలస్యం మరియు Δn ఈ మార్గం యొక్క ఆలస్యం నేను కోరుకున్నది ఏమిటంటే ఈ జాప్యాలు అన్నింటికీ సమానంగా ఉండాలి ఇది మనము సంతృప్తి పరచాల్సిన విషయం మరియు ఈ ఆలస్యం విద్యుత్ ఆలస్యం పరంగా ఉంది ఇక్కడ మనము రెసిస్టివ్ మరియు కెపాసిటివ్ ఎఫెక్ట్లను పొందుపరుస్తున్నాము తరువాతి పాయింట్లు క్లాక్ బఫర్లు మరియు ఇంటర్కనెక్ట్ల యొక్క ప్రక్రియ వైవిధ్యం క్లాక్ బఫర్ అనేది మనం మళ్ళీ తిరిగి వచ్చి మరింత వివరంగా చర్చించాల్సిన విషయం దీని అర్థం మీరు ఈ గడియారాల సంకేతాలను ఒక రకమైన సిగ్నల్లో చూస్తారు ఇక్కడ వేలాది ఆకు నోడ్లు ఉండవచ్చు వేలాది ఆకు గడియారాలు ఉండవచ్చు లేదా ఇంకా ఎన్నో కాబట్టి ఒక లైన్ నేరుగా వెయ్యి ఇతర పాయింట్లతో కనెక్ట్ అవుతుందని మీరు ఊహించలేరని నా ఉద్దేశ్యం కాబట్టి మీకు కొన్ని రకాల బఫర్ అవసరం ప్రస్తుత బఫర్ అనేక వేర్వేరు గడియార బిందువులకు సరిపోతుంది లేదా మీరు ఇలాంటి బఫర్ల నెట్వర్క్ను కలిగి ఉండవచ్చు కాబట్టి ఇక్కడ నుండి మీరు బహుశా అంది ఇవ్వవచ్చు కాబట్టి ఇంటర్ కనెక్షన్లకు పొడవు ఉంటుంది దీని సామర్థ్యం ప్రభావాలను పెంచుతుంది మరియు ఈ బఫర్ల ఆలస్యాన్ని కూడా పెంచుతుంది ఈ రెండూ ఇక్కడ ముఖ్యమైనవి కాబట్టి ప్రాసెస్ వైవిధ్యం అంటే ఇవి ఫ్యాబ్రికేట్ అయినప్పుడు ఒక బఫర్ నుండి మరొకదానికి కొన్ని వైవిధ్యాలు ఉంటాయి కాబట్టి ఆలస్యం పరంగా 2 బఫర్లు సరిగ్గా ఒకేలా ఉండవు దాని వలన వక్రత కలుగవచ్చు VLSI సర్క్యూట్లలో మరొక లక్షణం ఉంది ఒక సర్క్యూట్ యొక్క ఆలస్యం ఒక రకమైన ఉప సర్క్యూట్ల ఆలస్యం ఇది విద్యుత్ సరఫరాపై ఆధారపడి ఉంటుంది కాబట్టి చిప్ లోపల మళ్ళీ ఫీజికల్ ఎఫెక్ట్ ఉన్నందున పరాన్నజీవి ప్రభావం విద్యుత్ సరఫరాలో వైవిధ్యం ఉంటే ఫలిత సర్క్యూట్ యొక్క ఆలస్యంలో ప్లస్ మైనస్ వైవిధ్యం కూడా ఉంటుంది అది మళ్లీ వక్రతను పరిచయం చేస్తుంది కాబట్టి మూడవ పాయింట్ గడియారం యొక్క విద్యుత్ సరఫరా వైవిధ్యం తరువాత గడియారం ఆకు నోడ్లకు దారితీసే అన్ని మార్గాలకు కలపగల సామర్థ్యం అవి విద్యుత్ సారూప్యంగా ఉండకపోవచ్చు వాటిలో కొన్ని కెపాసిటీ కప్లింగ్ ఇతర లైన్ల వలన ప్రభావితమవుతుంది ఇతర లైన్లతో పోల్చితే మనము ఇప్పటికే అక్కడ నడుస్తున్నాము కాబట్టి కొన్ని లైన్లు ఎక్కువ మొత్తంలో ఆలస్యం కావచ్చు కాబట్టి ఇది ఒక సమస్య ఇది పరిష్కరించాల్సిన అవసరం ఉంది మరియు వాస్తవానికి డై అంతటా ఉష్ణోగ్రత యొక్క వైవిధ్యం కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది మీరు మీ చిప్ను సరైన విధంగా డిజైన్ చేయకపోతే ఏమి జరుగుతుందంటే మీ సిలికాన్లో కొంత భాగం ఇతర భాగం కంటే ఎక్కువ వేడెక్కవచ్చు చాలా పరికరాల యొక్క భౌతిక పారామితులు ఉష్ణోగ్రతలో మార్పులతో గణనీయంగా మారుతాయని ఇప్పుడు మీకు తెలుస్తుంది కాబట్టి చిప్ యొక్క ఒక భాగం ఇతర భాగం కంటే వేడిగా ఉంటే ఒక భాగం యొక్క ఆలస్యం మరొక భాగం యొక్క ఆలస్యం కంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ కారణంగా వక్రీకరణ పరిచయం కావచ్చు కాబట్టి వక్రీకరణ ఉత్పత్తి అయ్యే అనేక అంశాలు ఉన్నాయి మరియు ఇటువంటి వైవిధ్య ప్రభావాలను నియంత్రించడం చాలా కష్టం వాటిలో కొన్ని నియంత్రించడం దాదాపు అసాధ్యం ఇది నేను వివరించాలనుకునున్నాను కొన్ని పరిభాషలు ఇప్పటికే మనము మునుపటి ఉపన్యాసంలో ఇంతకుముందు పరిచయం చేసాము కాని వాటిని మళ్ళీ పరిచయం చేస్తాను కాబట్టి మనము కొన్నిసార్లు గడియారం వెడల్పు గురించి మాట్లాడుతాము గడియార వెడల్పు గడియార కాలానికి సమానం కాదు గడియారం వెడల్పు అంటే గడియారం ఎంతసేపు పైకి ఉందో అని అర్థం ఎందుకంటే గడియారం పైకి పెరుగుతుంది మళ్లీ కిందికి తగ్గుతుంది గడియారం వెడల్పు అనేది గడియారం పైకి ఉన్న కాల వ్యవధి కొన్ని ఫ్లిప్ ఫ్లాప్లకు దీనికి కనీస సమయ అవసరాన్ని కలిగి ఉండవచ్చు ఫ్లిప్ ఫ్లాప్ సరిగ్గా పనిచేయడానికి క్లాక్ సిగ్నల్ పైకి ఉండవలసిన కనీస సమయ వ్యవధి మీరు చూసినట్లుగా మీరు అంచు ప్రేరేపిత ఫ్లిప్ ఫ్లాప్ కలిగి ఉండవచ్చు అంటే 0 నుండి 1 కింది నుండి పైకి గడియారపు ఇన్పుట్లోనికి అంచు వస్తుందని నా ఉద్దేశ్యం ఇది ఇన్పుట్ విలువను ప్రేరేపిస్తుంది మరియు నిల్వ చేస్తుంది గడియారానికి వర్తించే పల్స్ చాలా ఇరుకైనది అయితే ఫ్లిప్ ఫ్లాప్ నమోదు చేయలేకపోతుంది ఉదాహరణకు ఒక పికోసెకండ్ వెడల్పు పల్స్ ఇది సాధారణంగా ఫ్లిప్ ఫ్లాప్ను ప్రేరేపించడానికి సరిపోదు ఆ పల్స్ కనీస వెడల్పు కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే ఫ్లిప్ ఫ్లాప్ అంచును తీసివేసి సరైన మార్గంలో పని చేయగలదు అది గడియార వెడల్పు పరిమితి అప్పుడు ఈ సెటప్ సమయం వస్తుంది ఇది సాధారణంగా టి సెటప్ లేదా టి సు ద్వారా సూచించబడుతుంది రెండూ ఒకే సెటప్ సమయం నేను పునరావృతం చేస్తున్నాను కాబట్టి పునరావృతం చేయడంలో ఎటువంటి హాని లేదు గడియారం అంచు కనిపించే ముందు ఫ్లిప్ ఫ్లాప్కు ఇన్పుట్ స్థిరంగా ఉండాలి కాబట్టి ప్రేరేపించబడిన పాజిటివ్ అంచు కోసం ఇది పై అంచు నెగటివ్ అంచు ప్రేరేపించబడినప్పుడు ఇది కింది అంచు కాబట్టి అంచు రాకముందే నేను కనీసం ఎంత సమయం నా డేటాను ఇన్పుట్కు పట్టి ఉంచాలి అది పట్టు సమయం సెటప్ సమయం అని పిలవబడేది గడియారం అంచు రాకముందే ఇన్పుట్ డేటాను వర్తింపజేయడానికి నాకు ఇవ్వవలసిన సమయం సెటప్ సమయం ఇది సెటప్ సమయం అదేవిధంగా హోల్డ్ సమయం వస్తుంది ఇది టి హోల్డ్ లేదా టి హెచ్ టి హోల్డ్ ద్వారా సూచించబడుతుంది క్లాక్ ఎడ్జ్ వచ్చిన తర్వాత ఇది అమలులోకి వస్తుందని మీరు ఒక సారి గుర్తు తెచ్చుకోండి కాబట్టి అంచుని బట్టి గడియారం పైకి లేదా కిందికి మారిన తర్వాత ఫ్లిప్ ఫ్లాప్కు ఇన్పుట్ స్థిరంగా ఉండాలి కాబట్టి గడియారపు అంచు ఉన్నప్పుడు అంచు రాకముందే నాకు కనీస సమయం ఉండాలి నేను నా డేటాను స్థిరంగా ఉంచాలి మరియు అంచు వచ్చిన తర్వాత కూడా నా డేటాను స్థిరంగా ఉంచాలి అంచు వచ్చినప్పుడల్లా పని జరిగిందని నాకు తెలుసు ఇంక పని పూర్తి అయ్యింది నేను వెంటనే నా డేటాను తీసివేస్తాను అది కాదు మీరు పట్టు సమయం తర్వాత మాత్రమే డేటాను తీసివేయవచ్చు మరియు గడియారపు అంచు రాకముందే మీరు డేటాను కొంచెం ముందు వర్తింపజేయాలి కాబట్టి సారాంశాలకు ఉదాహరణగా చెప్పుకుందాము ప్రధాన అంచు ఫ్లిప్ ఫ్లాప్ కోసం నా అంచు ఇక్కడకి వస్తోంది ఇది నా సమయం కాబట్టి నా ఇన్పుట్ డేటా ఇక్కడ నుండి ప్రారంభించి సిద్ధంగా ఉండాలి మరియు ఇక్కడ వరకు వర్తింపజేయాలి ఇది నా సెటప్ సమయం ఇది నా పట్టు సమయం ఇది మీరు గుర్తుంచుకోవాలి మరియు చివరి విషయం ఏమిటంటే ఇవి వ్యాప్తి ఆలస్యం వ్యాప్తి ఆలస్యం అంటే గడియారం అంచు నుండి చూడటం అవుట్పుట్ మారడానికి ఎంత సమయం అవసరం కాబట్టి అవుట్పుట్ అంటే ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ కాదు ఫ్లిప్ ఫ్లాప్ మరియు లాజిక్ మొత్తం ఆలస్యం వ్యాప్తి ఆలస్యం గడియారం అంచు నుండి ప్రారంభించి నా అవుట్పుట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గరిష్ట వ్యాప్తి ఆలస్యం ఏమిటి కనుక ఇది క్రింది నుండి పైకి లేదా పై నుండి క్రిందికి ఉంటుంది కాబట్టి మీరు పనిచేస్తున్న గడియారపు అంచుని బట్టి ఇది t p తక్కువ నుండి పైకి లేదా t p పై నుండి క్రింది వరకు ఉంటుంది వ్యాప్తి ఆలస్యం ఉంది కాబట్టి సెటప్ కలత చెందుతుంది కాబట్టి ఇక్కడ నేను దానిని రేఖాచిత్రంగా చూపిస్తున్నాను మీరు దీన్ని చాలా స్పష్టంగా చూడవచ్చు కాబట్టి నాకు ఫ్లిప్ ఫ్లాప్ ఉంది ఇన్పుట్ వస్తోంది ఇది నా ఇన్పుట్ ఇక్కడ నేను ఒక ఫ్లిప్ ఫ్లాప్ను చూపిస్తున్నాను కానీ ఒక పైప్ లైన్లో ఫ్లిప్ ఫ్లాప్ సమితి ఉంటుంది కాబట్టి నమోదు చేయండి అందుకే నేను వెక్టర్ సంజ్ఞామానంలో చూపిస్తున్నాను ఇన్పుట్ డేటా వస్తోంది ఈ సంజ్ఞామానం అంటే డేటా మారుతోంది కాబట్టి ఇక్కడ నా క్రొత్త డేటా వస్తోంది కాబట్టి నా క్రొత్త డేటా ఇన్పుట్కు వచ్చిన తర్వాత నేను కనీస సమయం స్థిరంగా ఉంచాలి టి సెటప్ కోసం ఆ తర్వాత మాత్రమే నా గడియారం అంచు రాగలదు నేను మరొక సారి నా డేటాను స్థిరంగా ఉంచడం కొనసాగించాలి కాబట్టి నా డేటా గడియారానికి ముందు కనీస సమయం మరియు గడియారం తర్వాత కనీస సమయం స్థిరంగా ఉండాలి ఇది సెటప్ మరియు హోల్డ్ సమయం యొక్క అవసరం కాబట్టి నేను నా డేటాను స్థిరంగా ఉంచాలి అని మీరు చెప్పగలరు ఇది టి సెటప్ కంటే ఎక్కువగా ఉండాలి మరియు ఈ సమయంలో పరిమితిలో టి హోల్డ్ జోడించాలి నిరోధిత పిన్ అంటే అటువంటి సమయ పరిమితి ఇన్పుట్ డేటా కు సరిపడా ఉండాలి కాబట్టి ఇలాంటి దృష్టాంతాన్ని చూద్దాం D ఫ్లిప్ ఫ్లాప్ ఇది నేను ప్రవేశపెట్టిన విభిన్న సమయాలను చూపిస్తుంది కాబట్టి క్లాక్ సిగ్నల్ వస్తోంది గడియారం పల్స్ యొక్క వెడల్పు మీ t w అని నేను పిలుస్తాను మరియు గడియారం రాకముందే D ఇన్పుట్కు కనీస టి సెటప్ సమయం వర్తింపజేయాలి గడియారం రాకముందు మరియు తరువాత అది అక్కడే కనిష్ట టి హోల్డ్ సమయం పాటు ఉండాలి ఉప సెటప్ మరియు హోల్డ్ మరియు ఈ టి ప్రొపగేషన్ హెచ్ఎల్ అంటే గడియారం అంచులు వచ్చిన తర్వాత ఈ క్యూ అవుట్పుట్ ఎంత సమయం అందుబాటులో ఉంది అని కాబట్టి D వర్తింపజేసిన తరువాత గడియారం పోతుంది ఇక్కడ కొన్ని t p hl ఉండవచ్చు కీ అవుట్పుట్ ఇక్కడ Q మార్పులను అందుబాటులో ఉంచుతుంది కాబట్టి ఈ పట్టు సమయం t p hl కాబట్టి మనము చర్చించిన సమయాలు ఇవి గడియారం యొక్క పోలో సాపేక్షాన్ని బట్టి సెటప్ సమయం గడియారం వెడల్పు మరియు వ్యాప్తి ఆలస్యం పై నుండి క్రిందికి లేదా క్రింది నుండి పైకి ఉంచండి ఇప్పుడు నాకు క్యాస్కేడింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్ తెలిస్తే టైమింగ్ సమస్యలు చాలా ఉన్నాయి మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా చూస్తాము కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ వ్యాప్తి ఆలస్యం పట్టు సమయం మించి ఉంటే సమస్య ఉండవచ్చు రెండవ దశ కమిట్ కావచ్చు ఇది ఫిస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ మారడానికి ముందు ఇన్పుట్ హోల్డ్ టైమ్ చూడండి మీరు మరోసారి గుర్తుకు తెచ్చుకోండి గడియారం అంచు సరిగ్గా వచ్చిన తర్వాత డేటాను స్థిరంగా ఉంచే కనీస సమయం హోల్డ్ టైమ్ కాబట్టి గడియారం రెండు ఫ్లిప్ ఫ్లాప్లకు ఇవ్వబడుతుంది కాబట్టి గడియారాలు వచ్చిన తర్వాత నా ఇన్పుట్ మీరు రెండవదాని గురించి ఆలోచించే కనీస సమయం స్థిరంగా ఉంచాలి కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క మీ వ్యాప్తి ఆలస్యం ఏదో ఉంది కాబట్టి గడియారం వచ్చిన తర్వాత కొంత ఆలస్యం తరువాత ఈ వక్రీకరణ పాత్ర స్థిరంగా మారుతుంది మరియు ఆ ఆలస్యం పట్టు సమయం మించి ఉంటే అంటే మీ రెండవ ఫ్లిప్ ఫ్లాప్ సరిగ్గా స్పందించగల కనీస సమయాన్ని పొందదు కాబట్టి టైమింగ్లో లోపం ఉండవచ్చు ఇప్పుడు ఈ రేఖాచిత్రం సరైన దృష్టాంతాన్ని చూపిస్తుంది కాబట్టి ఏమి ఉండాలి అదే 2 ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి మరొక దానికి అందించే విధంగా మీరు చూస్తారు కాబట్టి గడియారం చివరిగా చూపబడుతుంది ఇది కొట్టుకుంటోంది ఇక్కడ నేను దీన్ని చూపిస్తున్నాను గడియారపు అంచుకు ముందు ఇన్పుట్ డేటా కనీసం టి సెటప్ సమయం వర్తించబడుతుంది గడియారపు అంచు వచ్చిన తరువాత ఈ ఇన్పుట్ స్థిరంగా ఉండాలి కనిష్టంగా ఇది వాస్తవానికి చాలా ఎక్కువ స్థిరంగా ఉన్నా సమస్య లేదు కానీ కనిష్టంగా ఇది ఇంత ఉండాలి ఈ మధ్య కొంత సర్క్యూట్ లేదా ఈ ఫ్లిప్ ఫ్లాప్ మరియు ఈ లైన్ యొక్క వ్యాప్తి ఆలస్యం ఉందని అనుకుందాము ఇది టి పి ఎల్హెచ్ అని అనుకుందాం కాబట్టి ఈ ఇన్పుట్ ఎక్కువ సమయం స్థిరంగా ఉండాలి మరియు ఈ t p lh Q0 తర్వాత మాత్రమే స్థితి మారుస్తుంది మళ్ళీ తదుపరి గడియారంలో Q1 అయినప్పుడు Q0 1 అవుతుంది తరువాతి గడియారంలో Q1 t p hl ఆలస్యం పిదప t సెటప్ మరియు t p hl తర్వాత మళ్ళీ 1 అవుతుంది కాబట్టి ఈ విధంగా ఫ్లిప్ ఫ్లాప్ సరిగ్గా పని చేస్తుంది ఇది ఆపరేషన్ యొక్క సరైన దృశ్యం ఇప్పుడు 2 వరుస దశల మధ్య గడియారపు వక్రీకరణ ఉన్నప్పుడు సమస్యలు ఏమిటో కొన్ని ఉదాహరణలను ఒక్కొక్కటిగా చూద్దాం ఇక్కడ మనము ఉద్దేశపూర్వకంగా ఇక్కడ ఇన్వర్టర్ను ప్రవేశపెట్టాము 2 D ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్నాయని చూడండి క్లాక్ ఇన్పుట్లు C1 C2 C1 పాజిటివ్ అంచు ప్రేరేపించబడింది C2 నెగెటివ్ అంచు ప్రేరేపించబడింది కాబట్టి ఇన్వర్టర్ కారణంగా ఒకే గడియారం రెండింటినీ ప్రేరేపిస్తుంది కాని C2 కొంచెం ఆలస్యం అవుతుందని చూపించడానికి మనము ప్రవేశపెట్టిన ఈ ఇన్వర్టర్ C1 గడియారం C1 తరువాత వక్రంగా ఉంటుంది మరియు ఇక్కడ మనకు కంప్యూటేషన్ సర్క్యూట్ ఉందని అనుకుందాం సాధారణ ఆర్ గేట్ ఇక్కడ ఏమి జరుగుతుందో చూడండి ఇది ఇక్కడ నేను ఈ ఇన్వర్టర్ యొక్క ఆలస్యాన్ని విస్మరిస్తున్నాను కాబట్టి C1 మరియు C2 దాదాపు ఒకేసారి సక్రియంఅవుతున్నాయని నేను అనుకుంటున్నాను C1 యొక్క 0 నుండి 1 మరియు C2 యొక్క 1 నుండి 0 కలిసి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ తరువాత ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఆలస్యం ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఆలస్యం మరియు OR గేట్ యొక్క ఆలస్యం OR గేట్ యొక్క ఆలస్యం మరియు తదుపరి ఫ్లిప్ ఫ్లాప్ కోసం సెటప్ సమయం ఉంటుంది తరువాతి గడియారం రాకముందే D2 ఇంత సమయం స్థిరంగా ఉండాలి ఈ వ్యాప్తి ఆలస్యం తర్వాత లేదా D2 యొక్క ఈ అవుట్పుట్ 1 అయిన తరువాత ఎందుకంటే Q1 OR యొక్క ఆలస్యం తరువాత 1 గా మారుతుంది OR యొక్క ఈ అవుట్పుట్ 1 అవుతుంది మరియు ఇది కనీసం t సెటప్ కోసం స్థిరంగా ఉంచాలిఅప్పుడు మాత్రమే సరిగ్గా పనిచేస్తుంది కాబట్టి షరతు ఏమిటంటే పల్స్ t w యొక్క వెడల్పు గరిష్టంగా ఫ్లిప్ ఫ్లాప్ వ్యాప్తి ఆలస్యం గరిష్టంగా ఈ లాజిక్ సర్క్యూట్ ఈ ఆర్డర్ను ఆలస్యం చేయాలి ప్లస్ సెటప్ సమయం ఈ 3 విషయాలు కలిసి తీసుకోబడ్డాయి అని నేను చెప్తున్నాను గడియారం వక్రంగా లేకపోతే ఇన్వర్టర్ ఆలస్యాన్ని నేను విస్మరిస్తున్న దృశ్యం ఇది కానీ ఇక్కడ గడియారం వక్రంగా ఉంటుంది కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం గడియారం వక్రీకరణ కారణంగా చూడండి ఇక్కడ ఆలస్యం ఉంటుంది C2 ఆలస్యం అవుతుంది ఇది ఇక్కడ చూపిన వక్రీకరణ కాబట్టి గడియారం 0 నుండి 1 వరకు మరియు గడియారం 2 1 నుండి 0 కి వెళ్ళడం ఆలస్యం అవుతుంది ఇది టి ఇన్వర్టర్ టి ఐవి మరియు వి లకు సమానం కాబట్టి అక్కడ ఉన్న మొత్తం t w ఈ కారణంగా ఇది తగ్గించబడుతుంది ఏ విధంగానైనా మీకు కొంత కనీస ఆలస్యం కావాలి కానీ ఇప్పటికే గడియారం ఆలస్యం అయింది కాబట్టి ఈ ఆలస్యం తరువాత మీరు ఈ t w ప్రతిదీ ఆలస్యం అవుతున్నట్లు చూడవచ్చు కాబట్టి ఈ గడియారం వచ్చినప్పుడు మొదట ఈ 3 ఆలస్యం ఆ టి ఎఫ్ఎఫ్ లేదా టి సు తర్వాత వస్తోంది కాని రెండవది ఈ ఇన్వర్టర్ ఆలస్యం తర్వాత కంప్యూటింగ్ ప్రారంభిస్తుంది ఎందుకంటే ఈ టి ఇన్ ఆలస్యం తర్వాత ఈ క్లాక్ ఎడ్జ్ వస్తుంది కాబట్టి వాస్తవానికి ఈ రెండవదానికి పరిమితం చేయబడినది గరిష్ట దశ మరియు టి ఇన్వర్టర్ యొక్క మైనస్ కనిష్టంగా మారుతుంది 2 దృష్టాంతాలు ఉన్నాయి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ ఇది OR గేట్ ఇది సమానమైన సెటప్ సమయం ఇది పరిమితం చేసే సందర్భం కాబట్టి గడియారం వక్రీకరించినప్పుడు మీరు ఈ పరిస్థితులను సంతృప్తి పరచాలి ఇది మీరు తెలుసుకోవాలి ఈ రకమైన సర్క్యూట్ కోసం ఇవి అవసరమైన పరిస్థితులు తదుపరి కేసు రివర్స్ ఇక్కడ C1 ఆలస్యం అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక ఇన్వర్టర్ను ఇన్సర్ట్ చేద్దాం మరియు C1 పై పాజిటివ్ అంచు మరియు C2 లో వచ్చే నెగెటివ్ అంచు ఉన్నప్పుడల్లా రెండూ కలిసి ప్రేరేపించబడిందని అనుకుందాం అదే విధంగా గడియారం వక్రీకరించబడకపోతే ఇది మొదటి దృష్టాంతం t w ఈ 3 లో కొన్నింటి కంటే ఎక్కువగా కానీ సమానంగా కానీ ఉంటుంది కానీ గడియారం ఇలా వక్రంగా ఉంటే మునుపటి విషయం గడియారం వక్రీకరించబడదు కానీ ఎందుకంటే C1 ఆలస్యం అవుతున్నట్లు మీరు చూసే గడియారపు వక్రీకరణలో C1 ఆలస్యం అవుతోంది ఈ డి 2 సి2 ఎడ్జ్ ఇక్కడకు వస్తున్నది మొత్తం టి సెటప్ సమయం పొందడం లేదు ఇది తక్కువ డి2 ను పొందుతోంది ఇక్కడ మాత్రమే స్థిరంగా ఉంది మరియు ఇది టి సెటప్ కంటే తక్కువ సమయం వరకు స్థిరంగా ఉంది కాబట్టి ఇక్కడ పరిస్థితి ఉంది కాబట్టి పరిస్థితులు ఇలా ఉన్నాయి మరియు మీరు కలిగి ఉన్న పరిమితి కేసు మన ఇన్వర్టర్ ఆలస్యం అవుతుంది కాబట్టి మనం సంతృప్తి పరచాల్సిన నిబంధన ఏమిటి ఇది ఇప్పుడు జతచేయబడుతుంది ఎందుకంటే ఇది మొదట కంప్యూటింగ్ చేయబడుతుంది మరియు తరువాత మీరు దీన్ని గణించండి మరియు ఇది ఆలస్యం అవుతున్నందున ప్రతిదీ ఆలస్యం అవుతోంది కాబట్టి ఇది పూర్తయ్యే వరకు మీరు దీన్ని ప్రారంభించలేరు కాబట్టి ఈ ఇన్వర్టర్ ఆలస్యం ఇక్కడ జోడించబడుతుంది కాబట్టి ఆలోచన ఏమిటంటే 2 ఫ్లిప్ ఫ్లాప్ ఉంటే ఒకదాని తరువాత ఒకటి మీరు మొదటి గడియారాన్ని ఆలస్యం చేస్తే అది ఆశించబడేది కాదు మీ మొత్తం ఆలస్యం అవసరం పెరుగుతుంది కానీ మీరు రెండవ గడియారాన్ని ఆలస్యం చేస్తే ఆ విలోమ ఆలస్యం మైనస్ నెగటివ్ తీసివేయబడుతుంది కాబట్టి మీరు ఆ సందర్భంలో గడియారం కోసం అదనపు ఆలస్యం చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవి గడియార చక్ర సమయాన్ని వాస్తవంగా అంచనా వేయడానికి మరియు దాన్ని మెరుగుపరచడానికి లేదా ఆప్టిమైజ్ చేయడానికి మీరు ఉపయోగించగల కొన్ని ఆలస్యం గణనలు కాబట్టి ఇవి కొన్ని సాధారణ లెక్కలు ఇప్పుడు సారాంశాలకు గరిష్ట గడియార పౌన పున్యం గణన కాబట్టి సాధారణంగా దీన్ని ఇలా చూస్తారు కాబట్టి నాకు ఫ్లిప్ ఫ్లాప్ ఉంది మధ్యలో ఒక లాజిక్ నెట్వర్క్ ఉంది సాధారణంగా మరొక ఫ్లిప్ ఫ్లాప్ ఉంది గడియారం C1 మరియు C2 మొదటి దృష్టాంతంలో C2 C1 తర్వాత వక్రంగా ఉంటుంది అంటే C2 ఆలస్యం అవుతుంది కాబట్టి మీరు చూపించిన మొదటి సందర్భం కాబట్టి అక్కడ మీ గడియారం వెడల్పు కాల వ్యవధి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క వ్యాప్తి ఆలస్యం కంటే ఎక్కువ కానీ సమానంగా కానీ ఉండాలి లాజిక్ నెట్వర్క్ సెటప్ సమయం యొక్క గరిష్ట ఆలస్యం ఈ ఆలస్యం మైనస్ ఇన్వర్టర్ ఆలస్యం తర్వాత సి2 వస్తోందని అనుకుందాం కాబట్టి నేను టి inv అని పిలుస్తున్నాను కానీ చూస్తే సి1 ఆలస్యం అవుతోంది అప్పుడు సి2 వస్తోంది కాబట్టి ఇక్కడ C1 లో ఇన్వర్టర్ ఉంది అప్పుడు మీ t w పెరుగుతోంది అంటే మీ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది కాబట్టి మీ మొదటి కేసు మంచిది మీ ఫ్రీక్వెన్సీ మెరుగుపడుతోంది రెండవ కేసు బాగాలేదు మీ ఫ్రీక్వెన్సీ తగ్గుతోంది కాబట్టి ఇవి మీరు ఉపయోగించగల కొన్ని ప్రమాణాలు గడియార పౌన పున్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి మీరు అనుసరించవచ్చు ఇప్పుడు మరొక సాధారణ చిన్న ఉదాహరణ ఉంది మీకు ఇలాంటి ప్రత్యక్ష కనెక్షన్ ఉన్నట్లుగా ఒక ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ నుండి మరొకదానికి C1 మరియు C2 ల మధ్య ఎంత వక్రతను తట్టుకోగలదో అది చెబుతోంది C2 ఆలస్యం కేసు 1 అని అనుకుందాం C2 తరువాత వస్తుంది కనుక ఇది T sk అంత ఆలస్యం తర్వాత ఈ C2 వస్తోంది కాబట్టి మీకు సెటప్ సమయం అవసరం సి1 ఎడ్జ్ కనీస సెటప్ సమయం మరియు దీని తర్వాత పట్టు సమయం మరియు డి2 ఈ లైన్ యొక్క వ్యాప్తి ఆలస్యాన్ని చేరుకోవడానికి ముందు ఇది మీ వ్యాప్తి ఆలస్యం అని అనుకుందాం కాబట్టి ఏమి జరుగుతుందంటే ఈ ఆలస్యం తరువాత నీచ సందర్భంలో ఏమి జరుగుతుంది ఇది ఆలస్యం లేకుండా ఉంది కానీ ఆలస్యం అవుతుంటే ప్రతిదీ కుడి వైపుకు మారుతుంది C2 ఆలస్యం అవుతోంది మరింత ఆలస్యం ఇది కొంచెం ఆలస్యం అయింది ఆలస్యం పెరుగుతోంది కాబట్టి ఈ అంచు ఇక్కడ ఈ అంచుని తాకుతుంది ఇది పరిమితం చేసే కేసు దీనికి మించి లోపం ఉంటుంది అది మరింత తగ్గించబడితే హోల్డ్ టైమ్ అవసరం ఉల్లంఘించబడుతుంది కాబట్టి మీకు ఇలాంటి పరిస్థితి వస్తుంది t ff t h ప్లస్ t sk మొత్తం కంటే ఎక్కువగా ఉండాలి మీ వ్యాప్తి ఆలస్యం దీని కంటే తక్కువగా ఉండకూడదు ఈ రెండింటి లో మరియు t sk వ్యాప్తి ఆలస్యం అయి ఉండాలి మైనస్ t h ఆ వక్రీకరణ కంటే తక్కువగా ఉండాలి ఈ రెండు ఉల్లంఘించబడిందో లేదో మీరు తనిఖీ చేయవచ్చు మీ సరైన ఆపరేషన్ చెదిరిపోతుంది మరియు C1 ఇతర సందర్భంలో ఆలస్యం అయితే మీకు ఇలాంటి పరిస్థితి ఉంటే మీరు కూడా అదే విధంగా లెక్క చేయవచ్చు కాబట్టి సి1 ఆలస్యం అవుతున్న దృశ్యాలు ఇవి మరియు ఫ్లిప్ ఫ్లాప్ మధ్య అదనపు ఆలస్యం వక్రీకరణ గణనను ఎలా ప్రభావితం చేస్తుందో ఇది చివరి ఉదాహరణ ఈ మధ్య మల్టీప్లెక్సర్ ఉందని అనుకుందాం కాబట్టి ఇలాంటి దృష్టాంతాన్ని పరిశీలిద్దాం వక్రీకృత C2 ఆలస్యం అయ్యింది వక్రీకరణ కనీస ప్రచారం ఆలస్యం సమయం మైనస్ పట్టు సమయం మొత్తం t ff మైనస్ t ఇది t sk మరియు మీరు మల్టీప్లెక్సర్ యొక్క ఆలస్యాన్ని కూడా చేర్చినప్పుడు ఆ T ff ప్లస్ t తర్వాత మీ D2 మారుతుంది ఆ తర్వాత గరిష్ట D2 మారుతుంది రెండవ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇన్పుట్ విషయానికి వస్తే ఇది C2 కోసం పట్టు సమయం అవుతుంది సి నుండి హెచ్ కనిష్టంగా వచ్చిన తరువాత ఈ సమయంలో డేటా స్థిరంగా ఉండాలి కాబట్టి మీ రెండవ షరతు మల్టీప్లెక్సర్ మైనస్ టి హెచ్ ద్వారా చాలా సార్లు కనిష్ట టి ఎఫ్ఎఫ్ ప్లస్ లాగా ఉంటుంది టి హెచ్ తీసివేయబడుతుంది కాబట్టి ఇలాంటి సర్క్యూట్ యొక్క సారాంశాలకు ఇవి మనం ఇప్పటికే మాట్లాడిన 2 ప్రశ్నలు కాబట్టి మీరు ఈ 2 సమీకరణాలను ఉపయోగించవచ్చు మరియు ఈ 2 సంతృప్తి చెందుతుందో లేదో మీరు తనిఖీ చేయవచ్చు కాకపోతే అక్కడ కొంత సమయ ఉల్లంఘన ఉంది కాబట్టి దీనితో మనం ఈ ఉపన్యాసం చివరికి వస్తాము మనము తరువాతి ఉపన్యాసంలో గడియారం గురించి మరికొన్ని సమస్యల గురించి మాట్లాడుదాము